వారం 8 కు స్వాగతం ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ తో ARM కోర్సుకు ఇది చివరి వారం ఈ వారంలో మేము యాక్సిలెరోమీటర్ గురించి మరియు ఈ పరికరంతో మనం చేయగలిగే కొన్నిప్రయోగాల గురించి చర్చిస్తాము కాబట్టి మొదటి ఉపన్యాసంలోనేను చర్చిస్తాను యాక్సిలెరోమీటర్ అంటే ఏమిటి మరియు దాని ప్రిన్సిపల్ ఆపరేషన్ గురించి తరువాతి రెండు ఉపన్యాసాలలో నేను మొదట STM బోర్డ్తో యాక్సిలెరోమీటర్ను ఇంటర్ఫేస్ ఎలా చేయవచ్చో చర్చిస్తాను మరియు మేము డేటాను ఎలా స్వీకరించగలం ఇది నేను చూపించే మొదటి విషయం పరికరం చదునుగా ఉందా లేదా అది నిలువుగా పైకి ఉందా లేదా నిలువుగా క్రిందికి ఉందా యొక్క ప్రయోగాత్మక విన్యాసాన్ని నేను మీకు చూపిస్తాను కాబట్టి యాక్సిలెరోమీటర్ ఇవి మనం గౌరవంగా పరిశీలిస్తున్న కొన్ని విషయాలు ఈ వారంలో మనం పరిశీలించబోయే మరో విషయం గ్యాస్ సెన్సార్తో చేసిన ప్రయోగం యాక్సిలెరోమీటర్ గురించి మాట్లాడతాను ఈ ప్రత్యేక ఉపన్యాసంలో నేను యాక్సిలెరోమీటర్ యొక్క ప్రిన్సిపల్ ఆపరేషన్ గురించి చర్చిస్తాను నేను చర్చించబోయే యాక్సిలెరోమీటర్ ADXL 335 కాబట్టి యాక్సిలెరోమీటర్ అంటే ఏమిటి ఇది ఒకటి రెండు లేదా మూడు ఆర్తోగోనల్ అక్సస్ X Y మరియు Z లలో యాక్సిలరేషన్ కొలవగల డైనమిక్ సెన్సార్ మరియు సాధారణంగా ఇది మూడు మోడ్లలో ఒకదానిలో ఉపయోగించబడుతుంది ఇది వేగం మరియు స్థానం యొక్క నిశ్చల కొలతగా ఉపయోగించవచ్చు దీనిని 2 నుండి 3 కొలతలలో ఇంక్లినషన్ టిల్ట్ లేదా ఓరియెంటేషన్ యొక్క సెన్సార్గా కూడా ఉపయోగించవచ్చు లేదా దీనిని వైబ్రేషన్ లేదా ఇంపాక్ట్ సెన్సార్ లేదా షాక్ సెన్సార్గా కూడా ఉపయోగించవచ్చు అభివృద్ధి చేయబడిన యాక్సిలెరోమీటర్లలో ఎక్కువ భాగం మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సెన్సార్స్ పై ఆధారపడి ఉంటాయి మరియు ఇది ఐసి యొక్క సిలికాన్ సర్ఫస్ లోకి చెక్కబడిన ఒక చిన్న ద్రవ్యరాశి యొక్క స్థానభ్రంశం మీద ఆధారపడి ఉంటుంది మరియు చిన్న బీమ్స్ చే సస్పెండ్ చేయబడుతుంది మేము వర్కింగ్ ప్రిన్సిపల్ చర్చించినప్పుడు దీని గురించి మరింత పరిశీలిస్తాము కాబట్టి యాక్సిలరేషన్ వర్తించినప్పుడు ఒక శక్తి అభివృద్ధి చెందుతుంది P m x f అని మనకు తెలుసు కెపాసిటివ్ సెన్సింగ్ లేదా పైజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ సెన్సింగ్ ఉపయోగించి ద్రవ్యరాశి యొక్క స్థానభ్రంశం కొలవవచ్చు కాబట్టి ఈ ద్రవ్యరాశిని ఒక పాయింట్ నుండి మరొకదానికి తరలించినప్పుడు కెపాసిటివ్ సెన్సింగ్ ఉపయోగించి లేదా పైజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ సెన్సింగ్ ద్వారా కొలవవచ్చు ప్రాథమికంగా ఏమి జరుగుతుందో కెపాసిటెన్స్లో మార్పు ఉందా లేదా దాని ద్వారా కొలవబడే వోల్టేజ్ యొక్క ఒక తరం ఉంది యాక్సిలెరోమీటర్ యొక్క ప్రాథమిక నిర్మాణం ఫిక్సడ్ట్ ప్లేట్ మరియు మూవింగ్ ప్లేట్ కలిగి ఉంటుంది మరియు కదిలే యాక్సిలరేషన్ ద్రవ్యరాశిని విక్షేపం చేస్తుంది మరియు డిఫరెంటిల్ కెపాసిటర్ను సమతుల్యం చేస్తుంది దీని ఫలితంగా సెన్సార్ అవుట్పుట్ వోల్టేజ్గా ఉంటుంది ఇది యాక్సిలరేషన్ కి అనులోమానుపాతంలో ఉంటుంది దీని అర్థం ప్రాథమికంగా కదిలే ద్రవ్యరాశి గా ఉంది కొంత యాక్సిలరేషన్ చేసినప్పుడు ఇది కదిలే ద్రవ్యరాశిని విక్షేపం చేస్తుంది మరియు డిఫరెంటిల్ కెపాసిటర్ను సమతుల్యం చేస్తుంది కాబట్టి ద్రవ్యరాశిలో అసమతుల్యత ఉంది x y మరియు z దిశలో త్వరణాన్ని కొలవడం ద్వారా ఇంక్లినషన్ లేదా టిల్ట్ ను లెక్కించడం సాధ్యపడుతుంది ఇది ఎంత వంగి ఉందో యాక్సిలెరోమీటర్ ఉపయోగించి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు x y మరియు z దిశలతో పాటు యాక్సిలరేషన్ న్ని కొలవడం ద్వారా ఇది చేయవచ్చు x y మరియు z అక్షాలతో పాటు భ్రమణ కోణాలను x అక్షం వెంట ఉంటే రోల్ అని పిలుస్తారు అది y అక్షం వెంట ఉంటే పిచ్ మరియు అది z అక్షంతో ఉంటే యా ఇక్కడ మనకు ఈ ఫిక్స్డ్ ప్లేట్స్ ఉన్నాయి మరియు ఇక్కడ మనకు కదిలే ద్రవ్యరాశి ఉంది కొంత త్వరణం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన పసుపు రంగు అది మారుతుందని మీరు చూస్తారు దాని ఆధారంగా x లేదా y లేదా z దిశ వైపు మరింత వంగి ఉందా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు MEMS మెకానిజంతో యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఇది ఈ ప్రయోగంలో మనం ఉపయోగించబోయే యాక్సిలెరోమీటర్ ADXL 335 ఇక్కడ ఇవి ఈ యాక్సిలెరోమీటర్ యొక్క పిన్స్ అని మీరు చూడవచ్చు మీకు ఈ Vcc ఉంది మాకు ఈ GND ఉంది మరియు మాకు x y మరియు z కోఆర్డినేట్లు ఉన్నాయి కాబట్టి ఇది మరొక వైపు నుండి మరియు ఇది మరొక వైపు నుండి ADXL 355 సిగ్నల్ కండిషన్ వోల్టేజ్ అవుట్పుట్తో చిన్న సన్నని మరియు తక్కువ శక్తి 3 యాక్సిస్ యాక్సిలెరోమీటర్ ఇది ప్రాథమికంగా ఏమి చేయగలదు అది టిల్ట్ సెన్సింగ్ అనువర్తనాలలో గురుత్వాకర్షణ మరియు చలన షాక్ లేదా వైబ్రేషన్ ఫలితంగా వచ్చే డైనమిక్ యాక్సిలెరోషన్ కారణంగా స్టాటిక్ యాక్సిలెరోషన్ కొలవగలదు ఇది x y మరియు z అక్షాలలో ± 3g పరిధిలో యాక్సిలెరోషన్ కొలవగలదు మేము దీన్ని STM తో కనెక్ట్ చేసినప్పుడు ఈ X OUT Y OUT మరియు Z OUT గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు చూస్తాము కాబట్టి మేము ఈ సంకేతాలను అనలాగ్ పోర్టులకు కనెక్ట్ చేస్తాము వీటి యొక్క అవుట్పుట్ సిగ్నల్స్ కి అనులోమానుపాతంలో ఉన్న కొన్ని అనలాగ్ సిగ్నల్స్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ చాలా సరళంగా ఉంది మేము దానిని Arduino ఉపయోగించి చూపించాము మేము STM ఉపయోగించి ప్రయోగం చేసాము ఇక్కడే ఇది Vcc కి అనుసంధానించబడి ఉంది ఇది GND కి అనుసంధానించబడి ఉంది మరియు ఈ x y మరియు z పిన్ A1 A2 మరియు A3 లతో అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇదంతా ఈ పరికర యాక్సిలెరోమీటర్ గురించి తరువాత మనం ఈ యాక్సిలెరోమీటర్ను STM బోర్డుతో ఎలా కనెక్ట్ చేయవచ్చో పరిశీలిస్తాము మేము ఇప్పటికే మీకు కనెక్షన్ చూపించాము మేము తదుపరి ఉపన్యాసంలో పరిశీలిస్తాము ధన్యవాదాలు